పునఃస్వాగతం మనం ఇంతకు ముందు వీడియోలో స్టెడీ స్టేట్ హీట్ ఈక్వేషన్ గురించి చూశాము 2 డైమెన్షనల్ స్టెడీస్టేట్ హీట్ ఈక్వేషన్ అనేది లాప్లాస్ సమీకరణం అవుతుందని చూశాము కాబట్టి మనము ఇప్పుడు లాప్లాస్ సమీకరణం కోసం సమస్యలను వివరించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఈ హీట్ ఈక్వేషన్ కోసం ఒక అప్లికేషన్గా చూస్తే మీరు ప్లేట్ను పరిగణనలోకి తీసుకుంటే మొదట్లో కొంత ఉష్ణోగ్రత వద్ద మరియు బౌండరీ కొంత ఉష్ణోగ్రత వద్ద దానిని కొనసాగిస్తే మీరు అన్నీ సమయాల్లో ప్లేట్ యొక్క ఉష్ణోగ్రతను కనుగొనవచ్చు కనుక ఇది స్టెడీ స్టేట్ కి చేరుకున్న తర్వాత మనము పరిష్కారాన్ని కనుగొనాలి అంటే ఈ బౌండరీ కండిషన్ లతో లాప్లాస్ సమీకరణాన్ని పరిష్కరించడానికి ఈ బౌండరీ కండిషన్లతో ప్లేట్ ద్వారా ఉష్ణోగ్రత ఎలా పంపిణీ చేస్తుందనే స్టెడీ స్టేట్ పరిష్కారాన్ని మనం చూడాలనుకుంటున్నాము మనము ఈ సమస్యను బౌండరీ వాల్యూ సమస్యగా ఎలా చూస్తాము కాబట్టి 2 డైమెన్షనల్ లాప్లాస్ సమీకరణం uxxuyy0 కాబట్టి ఇది xy∈D మనం ఒక డొమైన్ D ను పరిశీలిద్దాం లాప్లాస్ సమీకరణం కోసం ఇప్పుడు అన్ని డొమైన్లనూ చూడండి మనము ఈ బౌండరీ వాల్యూ సమస్యలను పరిష్కరించగలము కాబట్టి మనము వేరియబుల్స్ విభజన టెక్నిక్ ను ఉపయోగిస్తాము మరియు మీరు వేరియబుల్స్ టెక్నిక్ యొక్క విభజనను ఉపయోగించినప్పుడు ప్రాథమికంగా మీరు స్టర్మ్ లియోవిల్లే సమస్యను పొందాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఆ చివరి పాయింట్లలో హోమోజెనీయస్ బౌండరీ కండిషన్ ని కలిగి ఉండాలి కాబట్టి ప్రాథమికంగా డొమైన్ ఫైనైట్ లేదా సెమీ ఫైనైట్ అయి ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ లాప్లాస్ సమీకరణాన్ని ఒక బౌండెడ్ డొమైన్ లో ఉదాహరణకు దీర్ఘచతురస్రాకార ప్లేట్ లా అనుకుంటాం కాబట్టి D అనేది 00 0a 0b మరియు a b పాయింట్లతో ఉన్న దీర్ఘచతురస్రాకార ప్లేట్ ఇక్కడ a అనేది దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు b అనేది దీర్ఘచతురస్రం యొక్క ఎత్తు కాబట్టి స్పష్టంగా ఇది a నుండి b వరకు ఉంటుంది కనుక ఇది మీ వద్ద ఉన్న దీర్ఘచతురస్ర ప్లేట్ మరియు ఇక్కడ మీరు ఈ డొమైన్ లోపల ఈ లాప్లాస్ సమీకరణాన్ని సంతృప్తిపరిచారు మరియు మీరు మీ డొమైన్ D బౌండరీ లో బౌండరీ డేటాను అందించాలి మనం ఈ బౌండరీ ని B అని పిలవండి కాబట్టి నేను చేసేది ఏమిటంటే నేను ఈ బౌండరీ ను ఫిక్స్ చేసిన నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మెయింటెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఉదాహరణకు ux0f1xక్రింద ఆపై ఇక్కడ uxbf2xపైన మరియు u0yg1 ఎడమ మరియు uayg2కుడి ఇవి బౌండరీ కండిషన్లు ఇక్కడ x∈0aమరియు y∈0bకాబట్టి మనము ఈ బౌండరీ వాల్యూ సమస్యను ఎలా పరిష్కరిస్తాము కాబట్టి విభజన ద్వారా వేరియబుల్స్ ను పరిష్కరించడమే ఉత్తమ మార్గం కాబట్టి రెండు వ్యతిరేక బౌండరీలు సున్నా సరిహద్దు పరిస్థితులు కలిగి ఉండాలి సరేనా కాబట్టి వాటిలో మీకుg1y g2 సున్నా లేదాf1xf2x సున్నా కావాలి కాబట్టి మీరు లెక్కింపు ను తగ్గించాలనుకుంటే మనము f1xf2x0 మరియు ఎడమ మరియు కుడి బౌండరీ వైపున సరి చేయడం మనము డేటాను అందించగలము కానీ అందులో నేను ఒకదాన్ని సున్నాగా అందిస్తాను మరియు మరొక వైపు y యొక్క ఫంక్షన్ సరేనా కనుక ఇది లీనియర్ సమస్య కనుక మీరు అలా చేస్తే మీరు ఈ సమస్యను 4 కొత్త సమస్యలుగా విభజించవచ్చు అది uu1u2u3u4 ఆపై u1 u2 u3 మరియు u4డొమైన్ D లాప్లేస్ సమీకరణాన్ని సంతృప్తిపరిచాయి అదే డొమైన్ను మనము u కోసం పరిగణించాము ఇప్పుడు మీరు బౌండరీ వద్ద మాత్రమే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఉప సమస్యలో u1ఎడమవైపు ఉన్న బౌండరీ పరిస్థితి మరియు కుడివైపు ఉన్న బౌండరీ పరిస్థితి వరుసగాu10y0 మరియు u1ayg2 ఎగువ మరియు దిగువన ఉన్నప్పుడు u1x00 మరియు u1xb0 అదేవిధంగా ఉప సమస్య u2 కోసం బౌండరీ పరిస్థితులు u20yg1 u2ay0 u2x00 u2xb0 ఉప సమస్య u3 కోసం u30y0 u3ay0 u3x0f1 మరియు u3xb0 మరియు ఉప సమస్య u4 కోసం u40y0 u4ay0 u4x00 మరియు u4xbf2 ఇప్పుడు మీరు ఈ ఉపసమస్యలన్నింటినీ కలిపితే ఇది ఇప్పటికీ లాప్లాస్ సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది ఎందుకంటే ఇది లీనియర్ ఈక్వేషన్ సరేనా కాబట్టి మీరు ఈ బౌండరీ విలువ సమస్యను లాప్లేస్ సమీకరణాన్ని సంతృప్తిపరిచే విధంగా 4 కొత్త సమస్యలుగా విడగొడతారు ఇప్పుడు u1 u2 u3 మరియు u4 లాప్లాస్ సమీకరణాన్ని మరియు బౌండరీ డేటాను మీరు కొంత కోణంలో పంచుతాము కాబట్టి మీరు అన్ని బౌండరీ డేటాను అంటే u1 u2 u3 మరియు u4 కలిపితే అది మీకు u కోసం బౌండరీ డేటాను ఇస్తుంది ఎందుకంటే u1 u2 u3 మరియు u4 లు లాప్లాస్ సమీకరణాన్ని సంతృప్తి పరచడం వలన వాటి మొత్తం కూడా లాప్లాస్ సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి మీరు ఈ సమస్యలలో ఒకదాన్ని పరిష్కరించగలిగితే మీరు ఇతర సమస్యలను పరిష్కరించవచ్చు తద్వారా మీకు ఈ బౌండరీ విలువ సమస్య వంటి 4 వైపులా నాన్ జీరో డేటా ఉంటే మీరు ఈ 4 సమస్యలను పరిష్కరించవచ్చు మరియు మీరు అన్నింటినీ కలపవచ్చు ఈ బౌండరీ విలువ సమస్య యొక్క పరిష్కారాన్ని అందించే 4 పరిష్కారాలలో మనము ఒకదాన్ని చూస్తాము కాబట్టి మనము u1తో ప్రారంభిద్దాం కాబట్టి మనము ఈ సమస్యను vxy కోసం వ్రాస్తాము కాబట్టి మనం u1xy ని vxy అని పిలుద్దాం కాబట్టి vxxvyy0 xy అనేవి దీర్ఘచతురస్రాకార డొమైన్కు చెందినది మరియు vx00 vxb0v0y0 మరియు vayg2 అలాగే ఇక్కడ y∈0b కాబట్టి ఈ సమస్య మనము ఈ బౌండరీ విలువ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి వేరియబుల్ని వేరు చేయడం ద్వారా పరిష్కారాన్ని ఇవ్వండి కాబట్టి పరిష్కారం vxyXx Y ఒక నాన్ జీరో పరిష్కారంగా ఉండనివ్వండి ఇప్పుడు మీరు దీనిని లాప్లాస్ సమీకరణానికి ప్రత్యామ్నాయంగా Xx YXx Y0 పొందుతారు మళ్లీ అదే విధానంలో ఎందుకంటే ఇది ఒక నాన్ జీరో కాబట్టి మీరు రెండు వైపులాvxyతో భాగించవచ్చు కాబట్టి మీరు XxXYY పొందవచ్చు ఒక వైపు x యొక్క ఫంక్షన్ మరొక వైపు y ఫంక్షన్ కాబట్టి ఇది స్థిరమైన పారామితులుగా ఉండాలి దీనిని మనం అని పిలుద్దాం కాబట్టి లాప్లాస్ సమీకరణం రెండు సాధారణ డిఫెరెన్షియల్ ఈక్వేషన్లు అవుతుంది అదిXxλXx0 మరియు మరొకటి Yy λYy0 సరేనా ఇప్పుడు మీరు ఈ సున్నా బౌండరీ కండిషన్లను వర్తిస్తే vx00 అనేది Xx ను ఇస్తుంది Y00 ఇది Y00ను సూచిస్తుంది ఎందుకంటే Xx సున్నాగా ఉండకూడదు ఎందుకంటే ఇది xయొక్క ఫంక్షన్ కాబట్టి vxb0 అది మనకు Xx ను ఇస్తుంది Yb0 అది నాకు Yb0 ఇస్తుంది కాబట్టి ఇది సమస్య కాబట్టి ఇప్పుడు జీరో బౌండరీ కండిషన్ మీకు Y కోసం స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్ని ఇస్తుంది మీరు ఇక్కడ ఈ ఐగెన్ విలువలు మరియు ఐగెన్ ఫంక్షన్ లను పొందిన తర్వాత మీరు ఇక్కడ లాంబ్డా కోసం ఐగెన్ విలువలకి ప్రత్యామ్నాయం XxλXx0 మరియు Xn కోసం సాధారణ పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి మరియు Yn ను మీరు కలపండి మరియు దానిని vn గా ఉంచండి మరియు తరువాత vnయొక్క సూపర్ పొజిషన్ తీసుకోండి పై రెండు బౌండరీ కండిషన్ లతో లాప్లాస్ సమీకరణాన్ని సంతృప్తిపరిచింది వేవ్ మరియు హీట్ ఈక్వేషన్ల కోసం ఇనీషియల్ కండిషన్ కోసం మనము అప్లై చేసినట్లుగా ఇతర బౌండరీ కండిషన్లు v0y0 మరియు vayg2 లను వర్తింపజేయండి కాబట్టి Yy λYy0 అనేది స్టర్మ్ లియోవిల్లే సమస్య ఎందుకంటే ఇది క్రమం తప్పకుండా కార్టిసియన్ కో ఆర్డినేట్ లలో ఉంటుంది కాబట్టి మీకు 1 Y అలాగే స్పష్టంగా Y00Y సరే కాబట్టి ఇది ఇప్పటికే సెల్ఫ్ అడ్ జాయింట్ రూపం w1 కాబట్టి మీరు చేయగల పరిష్కారం కోసం డాట్ ప్రొడక్ట్ ను ఇలా నిర్వచించండి ΦѰ ∶ 0bΦѰdy కనుక ఇది సెల్ఫ్ అడ్ జాయింట్ రూపంలో ఉంటుంది కాబట్టి వాస్తవానికి λ2 లేదాλ0లేదా λ 2 తో μ0 అని సూచిస్తుంది మరియు మనము ఈ మూడు సందర్భాలను చూస్తాము λ2 నాకు Yy 2Yy0 ను ఇస్తుంది కాబట్టి దీనికి సాధారణ పరిష్కారం Yyc1eμyc2e μy నేను ఇంతకుముందు కూడా పరిష్కరించాము ఇది సంతృప్తికరంగా లేదని మనము చూశాము కాబట్టి ఇది λ2అనేది ఒక ఐగెన్ విలువ కాదు సరే ఎలాగైనా మనం దీనిని పునరావృతం చేయవచ్చు అదే విధంగా Y00నాకు c1 c2 ఇస్తుంది కాబట్టి మీ సాధారణ పరిష్కారంYy2c1sinh μy ఇప్పుడు మీరు Yb0వర్తిస్తే నాకు 2c1sinh μb 0 ఇస్తుంది ఇది c10 అని సూచిస్తుంది μ0 కొరకు sinh μy ≠0 కనుక ఇదిYy0 ∀y అని సూచిస్తుంది కనుక ఇది λ2అనేది ఐగెన్ విలువ కాదు ఇప్పుడు అదే విధంగా మీరు చూడవచ్చు λ0 కూడా ఒక ఐగెన్ విలువ కాదు కాబట్టి Yy0 కాబట్టి Y నిజానికిYyc1yc2 సాధారణ పరిష్కారంగా Y0c20 కాబట్టి ఇది పోయింది Ybc1b0 అది నాకు c10 ని ఇస్తుంది అంటే Yy0 కాబట్టి ఆ స్థానంలో λ 0 ఒక ఐగెన్ విలువ కాదు కాబట్టి మీకు మిగిలేది λ 2 కాబట్టి మీరు దీన్ని చేస్తే Yy2Yy0 దీనికి సాధారణ పరిష్కారం Yyc1cos μy c2sin μy ఇప్పుడు Yb0 నాకు c2sin μb 0 ఇస్తుంది మరియు కాబట్టి మీకు నాన్ జీరో పరిష్కారం కావాలి c1 ఎలాగైనా సున్నా c2 మీరు నాన్ జీరో గా ఉండాలనుకుంటున్నారు తద్వారా sin μb 0 నాకుμnπb ఇస్తుంది కాబట్టి n విలువ 1 2 నుండి ఉంటాయి ఎందుకంటే μ0 కాబట్టి మీ ఐగెన్ విలువలు n n22b2 n అనేది 1 2 3 నుండి సరే ఆపై ఐగెన్ ఫంక్షన్ లు ఈ పరిష్కారం Ynysin μy sin nπby ను Yny గా పిలవండి ఎందుకంటే ఇది n మీద ఆధారపడి ఉంటుంది మీరు c21గా తీసుకోవచ్చు ఇప్పుడు మీరు Xnx n22b2Xnx0 ని పరిగణించండి ఇప్పుడు పరిష్కారం దీని యొక్క సాధారణ పరిష్కారం XnxAnenπbxBne nπbx ఇది ప్రతి n 1 2 3 తరువాత విలువలకు వర్తిస్తుంది ఇక్కడ Anమరియు Bn లు ప్రతి n కి సంబంధించిన రెండు ఆర్బిటరీ కాంస్టెంట్లు మీ vnxyXnx అంటే ఏమిటి YnyAnenπbxBne nπbx

కాబట్టి ఇది రెండు బౌండరీ కండిషన్ లను సంతృప్తిపరిచే పరిష్కారం vx00 vxb0 v0y0 కాబట్టి ఇప్పుడు మీరు ఈ vxyn1vnxyn1AnenπbxBne nπbx sin nπby ని అనుమతించడానికి ఒక సూపర్ పొజిషన్ తీసుకోవచ్చు ఇప్పుడు మీ An మరియు Bn ఏమిటో పొందడానికి మీరు v0y0 మరియు vayg2 ఇతర రెండు బౌండరీ కండిషన్ లను వర్తింపజేస్తారు ఇప్పుడు మీరు బౌండరీ కండిషన్ v0y0 ను వర్తింపజేయండి కనుక ఇది నాకు n1vn0yn1AnBn sin nπby 0 ఇస్తుంది మనము ఈ AnBn ని ఎలా పొందుతాము కాబట్టి మీరు డాట్ ప్రాడక్ట్ ని దానితో తీసుకుంటే ఐగెన్ ఫంక్షన్ sin nπby రెండు వైపులా అది నాకు AnBn0 ∀n ఇస్తుంది అంటే దీని అర్థం An Bn కాబట్టి మీరు vxy లో ప్రత్యామ్నాయం చేస్తే అది vxyn12Ansinh nπbx sin nπby అవుతుంది కాబట్టి ఇది ఇప్పుడు సాధారణ పరిష్కారం ఇప్పుడు మీరు ఇతర బౌండరీ కండిషన్ ని వర్తింపజేయండి vayg2 ఇప్పుడు దీని కోసం మీ సాధారణ పరిష్కారం vayn12Ansinh nπba sin nπby g2 అవుతుంది ఇప్పుడు మళ్లీ An ఒక కాంస్టెంట్ ఈ కాంస్టెంట్ ఐగెన్ ఫంక్షన్తో రెండు వైపులా డాట్ ప్రొడక్ట్ లను వర్తింపజేయడం ద్వారా మీరు దాన్ని పొందవచ్చు అలాగే 2Ansinh nπba 0bg2sin nπby dy0bnπby dy2b0bg2sin nπby dy కాబట్టి డినామినేటర్ b2 గా అంచనా వేయబడుతుంది కాబట్టి మీకు కావలసింది An అలాగే An1bsinh nπba 0bg2sin nπby dy ఇది n నుండి 1 2 3 మొదలైనవి కనుక దీనితో మీరు vxyలోకి ప్రవేశిస్తే అది ఇప్పుడు ఇది అన్ని బౌండరీ కండిషన్ లు సంతృప్తి కలిగించే పరిష్కారం కాబట్టి పైన పేర్కొన్న వాటితో ఇది అవసరమైన పరిష్కారం అని సూచిస్తుంది కాబట్టి మీరు ఈ బౌండరీ డేటాతో లాప్లాస్ సమీకరణాన్ని ఎలా పరిష్కరించవచ్చు కనుక మీకు రెండు వ్యతిరేక చివరలు అలాగే కనీసం రెండు బౌండరీ కండిషన్ హోమోజెనీయస్ గా ఉండాలి మీకు జీరో బౌండరీ కండిషన్ లు అవసరం సరే కాబట్టి మీరు ఈ విధముగా సమస్యను పరిష్కరించారు అలాగే మీరేం చేశారంటే మీకు కావలసిన ఒక సమస్యను మాత్రమే మీరు పరిష్కరించారు కాబట్టి అదే పద్ధతిలో మీరు u2 u3 మరియు u4 ల కోసం పరిష్కరించవచ్చు మరియు మీరు u కి పరిష్కారం పొందడానికి వాటిని కలపవచ్చు ఈ విధముగా మీరు ఒక రెక్టాంగిల్ సమస్యను డిరిచ్లెట్ బౌండరీ కండిషన్ తో పరిష్కరిస్తారు ఇటువంటి బౌండరీ ని కలిగి ఉంది దానికి బౌండరీ లో మీరు ప్లేట్ బౌండరీకి టెంపరేచర్ అందించినపుడు దానిని డిరిచ్లెట్ బౌండరీ కండిషన్ లు అంటారు మీరు ఫ్లక్స్ కండిషన్స్ ux అందిస్తే బౌండరీ వద్ద ఇన్సులేటింగ్ కండిషన్ ను బట్టి ux లేదా uy ను పొందుతారు దానిని మీరు న్యూమన్ బౌండరీ కండిషన్ అని అంటారు కాబట్టి ఉదాహరణకు బౌండరీ కు సాధారణ డెరివేటివ్ నే న్యూమాన్ అంటారు మీరు కేవలం బౌండరీ వద్ద u ని అందించండి మరియు అది డిరిచ్లెట్ ఒకవేళ మీరు వాటిని కలిపేస్తే అది రాబిన్ టైప్ రాబిన్ కండిషన్లు వాటి కలయిక కావున ∂u∂nu సరే కాబట్టి మీరు ఈ డిరిచ్లెట్ బౌండరీ కండిషన్ ఇస్తే మనము పరిష్కరించాము ఈ న్యూమన్ బౌండరీ కండిషన్ లో మనం ఎలా చూడవచ్చో చూడడానికి రాబిన్ కండిషన్ తో ఉన్న సమస్యలను మనం అంతగా చూడము కాబట్టి మనం సరిచేసి చూద్దాం అలాగే మన తదుపరి వీడియోలో మనము లాప్లాస్ సమీకరణం కోసం బౌండరీ విలువ సమస్యలను ఒక రెక్టాంగిల్ డొమైన్లో న్యూమన్ డేటాతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనము దానిని తదుపరి వీడియోలో చూస్తాము చాలా ధన్యవాదాలు